మరొక కథకు సమయం ఈసారి ఇది 5 అంధులు మరియు ఏనుగుల కథ కాబట్టి ఈ అంధులు ఇది పాత భారతీయ జానపద కథల నుండి మాట్లాడటానికి 5 మంది అంధులను ఏనుగు వైపుకు తరలించారు వారు నా వెనుక మీరు చూసే ఏనుగు దగ్గరికి వెళ్ళారు మరియు వారు ఏనుగు యొక్క వివిధ భాగాలను తాకి అది ఏమిటో గుర్తించడానికి ప్రయత్నించారు వారిలో ఒకరు వెళ్లి ట్రంక్ తాకి "వోహ్ ఇది కొవ్వు పట్టిన మందపాటి పాములా కనిపిస్తుంది మరొకరు పాదాలకు వెళ్లి ఓహ్ ఇది స్తంభంలా కనిపిస్తుంది మరొకరు ఏనుగు వెనుకకు వెళ్లి తోక మీద లాగి వావ్ ఇది తాడులా కనిపిస్తుంది చివరి వారు ఏనుగు పైకి వెళ్లి దాని చెవులను తాకి చెప్తారు వావ్ ఇది విసన కర్ర లాగా కనిపిస్తుంది వీరంతా తరువాత ఒకచోట చేరి ఇది ఒక విసన కర్ర కాదు ఇది ఒక తాడు ఇది ఒక స్తంభం ఇది ఒక పాము దీనిపై ఎవరూ నిజంగా అంగీకరించలేదు అప్పుడు ఒక వివేకవంతుడు వచ్చి అందరిని రప్పించి "చూడండి మీరు ఈ ఏనుగు యొక్క వేర్వేరు భాగాలను తాకినట్లు నాకు తెలుసు కాని ఇది వాస్తవానికి ఏనుగు ఇది ఏనుగు అని పిలువబడే పెద్ద జంతువు కాబట్టి చాలా సార్లు మనం చిన్న భాగాలు చిన్న పరిష్కారాలు చిన్న ఆలోచనలు చూస్తాము మరియు ఇదే పరిష్కరిస్తుందని మనము భావిస్తున్నాము అయితే అన్ని కలిపి ఏదో ఒక ట్రిక్ చేస్తుంది అందువల్లనే మనము ఈ ఆలోచనలన్నింటినీ ఒకచోట చేర్చి దాని నుండి ఒక భావనను పొందాలి మరియు అందుకే ఈ కథ ధన్యవాదాలు